పునః స్వాగతం మునుపటి పాఠాలలో మనము కొంత సమయ విశ్లేషణను ఎలా నిర్వహించగలం దీని సంక్లిష్టత సర్క్యూట్ యొక్క పరిమాణం సరళంగా ఉంటుందని అందువల్ల అతిపెద్ద సర్క్యూట్ లకు మార్గాలు ఉపయోగ పడుతుందని నెట్ లెక్కించడానికి తద్వారా సెటప్ను బట్టి స్లాక్ విలువలను మరియు సమయ పరిమితులను సర్దుబాటు చేయడం చూసాము ఇంతకు ముందు నేను ఒక విషయం చెప్పాను కానీ దానిని ఎలా నిర్వహించాలో చెప్పలేదు ఇక్కడ ఉన్న సర్క్యూట్ లో టోపోలాజికల్ నెట్లిస్ట్ను చూస్తున్నాము ఈ జీరో స్లాక్ అల్గోరిథం ను ఉపయోగించి అన్ని మార్గాలో స్లాక్ను సున్నాకి దగ్గరగా ఉండేలా సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం కానీ మనం ఇంకా పరిగణించని విషయం ఏమిటంటే మనం పరిశీలిస్తున్న అన్నీ మార్గాలు పరిగణించవలసినంత ముఖ్యమైనవేనా అని కొన్ని మార్గాలు చాలా క్లిష్టమైనవి గా చాలా పొడవుగా కనిపించవచ్చు కానీ ఆచరణలో ఏమి జరుగుతుందంటే ఈ సర్క్యూట్లు బ్లాకుల ఫంక్షన్హాల్టీ గేట్లు యొక్క కార్యాచరణ ముఖ్యమైనవి అనిపించొచ్చు అయితే ఎలాంటి సిగ్నల్ ద్వారా వెళ్ళవచ్చు గేట్లు లేదా బ్లాక్లు ఎలాంటివి అంటే సిగ్నల్ పరివర్తనాలు ఆ సుదీర్ఘ మార్గం గుండా ఉండదు దీని అర్థం టైమింగ్ ఎనాలసిస్ చేస్తున్న ఈ మార్గం ప్రస్తుత ఫంక్షన్హాల్టీ లేదా డిజైన్ సందర్భంలో అంత ముఖ్యమైనది కాదు ఈ పాఠంలో ఫాల్స్ పాత్ అని పిలువబడే అంశాన్ని పరిగణలోకి తీసుకుందాం ఫాల్స్ పాత్ ద్వారా మనము భౌతికంగా ఉనికిలో ఉన్న సర్క్యూట్ నెట్లిస్ట్లోని మార్గాలను సూచిస్తాము కాని అవి లాజిక్ లేదా ఫంక్షనల్ మార్గాలు కాదు మీ సర్క్యూట్లో ఈ సర్క్యూట్ నెట్లిస్ట్ లేదా DAG ను అంటే డైరెక్ట్ఎడ్ ఏసైక్లిక్ గ్రాఫ్ పరిగణనలోకి తీసుకుంటే ఒక పాయింట్ నుంచి మరొక దానికి మార్గం ఉంటుంది కానీ నోడ్స్ లేదా బ్లాకుల యొక్క కార్యాచరణ చూసినట్లయితే సిగ్నల్ ప్రవాహం ఎప్పటికీ ఉండదు ఇక్కడ సెన్సిటైజేషన్ అనుభవం ఉంది ఇప్పుడు దానిని వివరంగా పరిశీలిద్దాం ఈ మార్గాలు ఇన్పుట్ల సంయోగం ఎప్పటికీ సెన్సిటైజ కావు మనం ఒక ఉదాహరణ తీసుకుందాం ఒక సరళమైన ఉదాహరణ తీసుకుందాం అక్కడ ఏమి ఉంది 2 మల్టీప్లెక్సర్లు ఉన్నాయి ఇవి మల్టీప్లెక్సర్లు ఎంచుకున్న ఇన్పుట్ కూడా ఉంది S 0 అయితే ఈ 0 ఇన్పుట్ ఎంచుకోబడుతుంది S 1 అయితే 1 ఇన్పుట్ ఎంచుకోబడుతుంది ఈ రెక్టాంగులర్ బాక్స్ కొన్ని సర్క్యూట్ మాడ్యూల్స్ ఇక్కడ వివరాలను చూపించడం లేదు కానీ డిలే యూనిట్ చూపిస్తున్నాం ఈ బ్లాక్లో 200 యూనిట్ల డిలే ఉంది ఇది కాంబినేషన్ సర్క్యూట్ కావచ్చు ఇది మరొక కాంబినేషన్ సర్క్యూట్ కావచ్చు 100 200 100 కావున మీరు ఈ సర్క్యూట్ యొక్క స్టాటిక్ టైమింగ్ ఎనాలసిస్ నిర్వహిస్తే STA మీకు ఇచ్చే పొడవైన మార్గం బహుశా 200 MUX డిలే చాలా తక్కువ అని ఊహిస్తే 200 ప్లస్ 200 అంటే 400 అవుతుంది అందువలన ఈ 400 STA మనకు ఇచ్చే అతి పొడవైన మార్గం అవుతుంది ఈ తదుపరి దిద్దుబాటు దశలలో మనకు ఈ మార్గాన్ని సర్దుబాటు చేయడానికి గరిష్ట సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది తద్వారా ఈ స్లాక్లు 0 చేయబడుతుంది మల్టీప్లెక్సర్ల కార్యాచరణ ఎలా ఉంటుందో మనకు తెలుసు సెలెక్ట్ లైన్స్ యాక్టివేట్ అయిన విధానాన్ని మీరు గనక చూస్తే S 0 కి సమానం అయితే V ఎంచుకోబడుతుంది ఒకవేళ ఇన్వర్షన్ ఉండి S 0 ఉంటే ఇది 1 అవుతుంది కనుక X ఎంచుకోబడుతుంది డిలే 100 ప్లస్ 200 అంటే 300 అవుతుంది S 1 కి సమానం అయితే u ఎంచుకోబడుతుంది ఇది 0 అవుతుంది కావున y ఎంచుకోబడుతుంది సిగ్నల్ ఈ మార్గం గుండా ఉంటుంది మళ్ళీ డిలే 300 అవుతుంది అందువలన డైరెక్ట్ఎడ్ ఏసైక్లిక్ గ్రాఫ్ 400 లో స్పష్టంగా కనిపించే ఈ పొడవైన మార్గం ఎప్పుడూ ఉపయోగించబడదు దీనిని ఫాల్స్ పాత్ అని పిలుస్తారు ఈ బ్లాకుల కార్యాచరణను లేదా సర్క్యూట్లో ఉన్న మాడ్యూళ్ళను విశ్లేషించడం ద్వారా ఫాల్స్ పాత్ ని గుర్తించవచ్చు కనుక కేవలం గ్రాఫ్లోనీ టోపోలాజీని చూడటం ద్వారా ఏ మార్గం తప్పు లేదా తప్పు కాదని చెప్పలేము కానీ గేట్ల యొక్క ఫంక్షన్హాల్టీ లేదా అదనంగా బ్లాక్లను కూడా పరిశీలిస్తే ఎప్పుడూ ఉత్తేజపరచలేని మార్గం గుర్తించవచ్చు ఈ విషయంలోఉదాహరణకు 400 పొడవు మార్గాన్ని విస్మరించవచ్చు మరియు ఇతర మార్గాలను మాత్రమే పరిగణించవచ్చు ఫాల్స్ పాత్ న్ని గుర్తించడం మరియు వాటిని పరిశీలన నుండి తొలగించడం వంటి అప్రియరీ దశను కలిగి ఉండటం వెనుక ప్రేరణ ఏమిటంటే అనేక సర్క్యూట్లు ఉన్నందున అనేక మార్గాలు గేట్ల సంఖ్యతో లేదా పంక్తుల సంఖ్యతో గణనీయంగా పెరగడం మల్టీప్లెక్సర్లు ఒక శాస్త్రీయ ఉదాహరణ సర్క్యూట్ యొక్క పరిమాణం పెరిగేకొద్దీ ఆ సర్క్యూట్ల మార్గాల సంఖ్య విపరీతంగా పెరగవచ్చు ప్రత్యేకించి పెద్ద సంఖ్యలో ఫ్యాన్ అవుట్లు లేదా ఎక్స్ క్లూజివ్ OR గేట్లతో ఉన్నప్పుడు అలాంటి సందర్భాలు ఉండొచ్చు ముఖ్యంగా అలాంటి సర్క్యూట్లకు ఈ ఫాల్స్ పాత్ గుర్తింపు చాలా ముఖ్యం లేకపోతే మొత్తం విషయం యొక్క కాంప్లెక్సిటీ కూడా లీనియర్ ఎక్సపోనేన్షియల్ అవుతుంది ఎందుకంటే మార్గాల సంఖ్య కూడా ఎక్సపోనేన్షియల్ మరొక పరిస్థితి మీకు ఉండవచ్చు అది ఏమిటంటే మల్టీ సైకిల్ మార్గాలు అంటే ఫ్లిప్ ఫ్లాప్ల మధ్య కొంత కాంబినేషన్ లాజిక్ అన్నమాట కానీ డిజైనర్గా మీకు 2 క్లాక్ సైకిల్ డిలే అవసరమని తెలుసు కాబట్టి ఇక్కడ డేటా విలువ నిల్వ చేయబడుతుంది 2 క్లాక్ పల్స్ తర్వాత మాత్రమే అర్ధవంతమైన వ్యాఖ్యానం అవుతుంది కాబట్టి ఈ ఫ్లిప్ ఫ్లాప్ల యొక్క అవుట్పుట్ ని 2 క్లాక్ పల్స్ కంటే ముందు చదవలేరు కనుక ఇక కొన్ని డిజైన్స్ అలా ఉండవచ్చు ఇలాంటి ప్రమాణం ఉన్నప్పుడు సర్క్యూట్ యొక్క ఈ కాంబినేషన్ల్ పార్ట్ కోసం గడియారపు వ్యవధిలో ఆలస్యాన్ని నిరోధించాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ సర్క్యూట్ యొక్క టోపోలాజీని మాత్రమే చూస్తే మీరు దీన్ని పొందలేరు నా ఉద్దేశ్యం ఆలోచన లేదా సమాచారం మీరు యూజర్ నుండి కొన్ని మార్గాల తాలూకు మల్టీ సైక్లింగ్ స్వభావం కలిగి ఉన్న అదనపు సమాచారం తెలుసుకోవలసి ఉంటుంది మరియు రిలాక్స్డ్ టైమింగ్ అడ్డంకులతో చక్కగా నిర్వహించాలి టైమింగ్ ఎనాలసిస్ సమస్య గురించి మాట్లాడాలంటే మనము నిజమైన మరియు తప్పుడు క్లిష్టమైన మార్గాలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము కనుక వాస్తవానికి మనకు కావలసినది ఏమిటంటే మనము నిజమైన క్లిష్టమైన మార్గాలను నిర్ధారించడం ఎందువలన అంటే నిజమైన క్లిష్టమైన మార్గాలు వాస్తవానికి సర్క్యూట్ పనిచేసే కనీస సైకిల్ టైంన్ని నిర్ధారిస్తుంది నేను ఇచ్చిన మల్టీ ఫ్లెక్స్ ఉదాహరణ మీరు తీసుకుంటే ఆ సర్క్యూట్ మార్గంలో డిలే 400 కాని 400 ఎప్పటికీ రాదు కాబట్టి మీరు మీ డిజైన్ లో క్లాక్ వ్యవధి 400 గా పరిగణనలోకి తీసుకోరు మీరు 300 ను కాంబినేషన్ నెట్వర్క్ యొక్క గరిష్ట డిలే తీసుకుంటారు అంతేకాక మీరు మీ క్లాక్ ఫ్రీక్వెన్సీని లేదా కాలాన్ని ఆ విధంగా డిజైన్ చేస్తారు కాబట్టి ఇది ఒకటి ఇక రెండో విషయం ఏమిటంటే సాధారణంగా ఈ స్లాక్ విలువను చూసి క్లిష్టమైన మార్గాలను గుర్తించ వలసి ఉంటుంది స్లాక్ విలువ ప్రతికూలంగా ఉంటే ఆ పంక్తులు అంత క్లిష్టమైనవి కావు కనుక మనము అనవసరంగా తప్పు మార్గాలను క్లిష్టమైనదిగా గుర్తించి వాటిని ఆప్టిమైజ్ చేసే ప్రయత్నం అనవసరంగా చేయకూడదు అందువలన మనము తప్పుడు మార్గాలను గుర్తించాలని మరియు తప్పుడు మార్గాల యొక్క అనవసరమైన తారుమారు లేదా గణనను కోరుకోము స్టాటిక్ టైమింగ్ ఎనలైజర్ వంటి స్టాటిక్ డిలే ఎనాలసిస్ ద్వారా ఉత్పత్తి చేయబడతాయి ఇక్కడ డిలే మోడల్ వరెస్ట్ కేసుడిలే మోడల్ ఇది సమయ విశ్లేషణతో ఉన్న సమస్య కాబట్టి మీరు చూస్తే ఫంక్షనల్ టైమింగ్ అనాలిసిస్ అని ఉంది కాబట్టి ఇది కాంబినేషన్ సర్క్యూట్ బ్లాక్ అని మీరు అనుకుంటారు ఫ్లిప్ ఫ్లాప్ల నుండి వచ్చే కొంత డేటా వీటికీ ఇవ్వబడతాయి మరియు అవుట్పుట్ కూడా ఇక్కడ ఈ ఫ్లిప్ ఫ్లాప్కి వెళుతుంది క్లాక్ అన్ని ఫ్లిప్ ఫ్లాప్లకు అందిస్తుంది ఇది పీరియడ్ T క్లాక్ ఇక్కడకు చేరిన తరువాత ఎటువంటి వక్రీకరణ లేదని అనుకుందాం కాంబినేషన్ సర్క్యూట్ యొక్క ఇన్పుట్లు T 0 సమయాలలో ఉన్నప్పుడు అన్ని పరివర్తనలు చెందుతాయని అనుకోండి ఇన్పుట్ పరివర్తన జరుగుతున్న సమయం T 0 ఉన్నప్పుడు ఇప్పుడు కాంబినేషన్ సర్క్యూట్ లోపల అసమాన డిలే కారణంగా బహుళ మార్గాలు ఉండవచ్చు ఇవి స్థిరీకరించబడటానికి ముందు అవుట్పుట్ లు మారుతోందని అనుకుందాం కావున మనము కాంబినేషన్ బ్లాక్ను విశ్లేషించి ఎంత గరిష్ట డిలే తరువాత అవుట్పుట్ స్థిరీకరించ బడుతుందో కనుగొనాలి తద్వారా తదుపరి క్లాక్ వచ్చేటప్పటికీ సెట్ చేసిన సమయ పరిమితి పరిగణనలో ఉన్న స్థిరమైన ఇన్పుట్ విలువ ఇక్కడ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి ఈ గరిష్ట వరెస్ట్ కేసు ఆలస్యం విశ్లేషణ సాధారణంగా ఫంక్షనల్ టైమింగ్ ఎనాలసిస్ లో జరుగుతుంది స్టాటిక్ టైమింగ్ ఎనలైజర్లో కూడా మనము ఇలాంటిదే చేస్తాము అవునా అందువలన టైమింగ్ ఎనాలసిస్ లో ప్రాథమికంగా డిజైన్ ఇచ్చిన సమయ పరిమితికి సరిపోతుందో లేదో పరిశీలిస్తాము ఈ స్టాటిక్ టైమింగ్ ఎనాలసిస్ లో కూడా ఇదే చేస్తున్నాము ఇచ్చిన నెట్లిస్ట్ ఇచ్చిన రిక్వైర్డ్ ఏరైవల్ టైం RAT లు కొన్ని స్లాక్ విలువలు ప్రతికూలంగా ఉన్నాయా లేదా అని చూస్తాము ప్రతికూలంగా ఉంటే మన డిజైన్ ఈ స్పెసిఫికేషన్కు అనుగుణంగా లేదని అర్థం అంటే మనం కొన్ని సర్దుబాట్లు చేయాలి ఇది సమయ విశ్లేషణ యొక్క ప్రధాన లక్ష్యం అందువలన టైమింగ్ ఎనాలసిస్ తరువాతి దశలో టైమింగ్ ఆప్టిమైజేషన్ చేస్తున్నప్పుడు డిజైన్ యొక్క క్లిష్టమైన భాగాలను గుర్తిస్తున్నారు ఉదాహరణకు స్లాక్స్ ప్రతికూలంగా ఉన్న భాగాలు క్లిష్టమైన భాగాలను గుర్తించిన తర్వాత వాటిపై కొంత ఆప్టిమైజేషన్ చేస్తాము అలా చేసిన తర్వాత మన సమయ పరిమితులన్నీ తీర్చబడతాయి ధృవీకరణ మరియు ఆప్టిమైజేషన్ దశల లో మెరుగైన ఎక్కురేసి పొందగలిగితే బాగుంటుంది ఎందుకంటే దీనివలన మనము ఒక పరిష్కారం పొంది మళ్ళీ తరువాత దశలో మాడిఫైయర్ను తనిఖీ చేయాలి అందువలన మనము మునుపటి దశలలో ఖచ్చితమైన అంచనాలను పొందినట్లయితే డిజైన్ సైకిల్ అంతటా కొనసాగే డిజైన్ను ఒకేలా ఉంటుంది కావున మనము దీన్ని మార్చాల్సిన అవసరం లేదు సమయ విశ్లేషణ యొక్క ప్రాథమిక భావన ఏమిటంటే మనకు తెలిసిన నేవీ అప్రోచ్ కలిగి ఉంటుంది కానీ స్పైస్ అనే సర్క్యూట్ సిమ్యులేషన్ టూల్ ఉంది ఇది చాలా ఖచ్చితమైనది స్పైస్ చాలా ఖచ్చితమైనది ట్రాన్సిస్టర్ రెసిస్టెన్స్ కెపాసిటెన్స్ ఇండక్టెన్స్ వంటి ప్రతి సర్క్యూట్ భాగాల నమూనాను ఏర్పాటు చేయగలదు అంతేకాక ట్రాన్స్మిషన్ లైన్లు ఇంటర్ కనెక్షన్లు కూడా మోడల్ చేయుటకు వివిధ నమూనాలు అందుబాటులో ఉన్నాయి ప్రాథమికంగా మన డిజైన్ లేదా సర్క్యూట్ నెట్ జాబితాను సమానమైన సర్క్యూట్కు అనువదిస్తాము ఇందులో వోల్టేజ్ మూలం విద్యుత్ వనరులు నియంత్రిత వోల్టేజ్ వనరులు నియంత్రిత విద్యుత్ వనరులు ఆర్ ఎల్ సి విలువలు మొదలైనవి ఉంటాయి తరువాత మనము సాంప్రదాయక సర్క్యూట్ ఎనాలసిస్ నిర్వహిస్తాము ఇక్కడ సాధారణంగా చాలా గణన అవసరం కానీ ప్రయోజనం ఏమిటంటే మన సర్క్యూట్ మోడల్ తగినంతగా ఉంటే మనకు ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి మరియు ఫ్యాబ్రికెటెడ్ సర్క్యూట్ల నుండి వచ్చినవి నిజ జీవిత విలువలతో చాలా దగ్గరగా ఉంటాయి సర్క్యూట్ అనుకరణ లో ఉన్న ఇబ్బంది ఏమంటే ఇది నెమ్మదిగా ఉంటుంది చాలా గణన లను నిర్వహిస్తుంది నా ఉద్దేశ్యం లో పెద్ద సర్క్యూట్ల కోసం అనుకరణను స్కేల్ ఆప్ చేయలేము మనము దీన్ని చిన్న సైజు సర్క్యూట్ల కోసం మాత్రమే చేయవచ్చు కావున స్పైస్ అనుకరణ ఖచ్చితమైనది ఖరీదైనది అందువలన మనము కొంత రాజీ పడి గేట్ స్థాయి సమయ విశ్లేషణ కోసం వెళ్ళవలసి ఉంటుంది ఇది స్పైస్ కన్నా తక్కువ ఖచ్చితమైనది కానీ ఇది మరింత సమర్థవంతమైనది దీన్ని మనము అమలు చేయవచ్చు ఉదాహరణకు మిలియన్ గెట్ సర్క్యూట్ లకు అమలు చేయవచ్చును కావున ఇక్కడ ఏమి చూస్తున్నాము అంటే ఇంతకు ముందు చూసిన సమయ విశ్లేషణ వలె గేట్ లేదా వైర్ ఆలస్యం ముందే వర్గీకరించబడుతుంది మనకు సరళీకృత మోడల్ ఉంది ఇది మన గేట్ డిలే తీగ ఆలస్యం అని మనము అంచనా వేయవచ్చు విస్తృతమైన గణన చేయకుండా అంచనా వేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి కావున దాన్ని ఉపయోగించడం ద్వారా మనము కొన్ని సాధారణ డిలేను అంచనా వేయవచ్చు మరియు వాటిని ఉపయోగించి టైమింగ్ ఎనాలసిస్ చేయవచ్చు వాస్తవానికి ఇది మనము స్టాటిక్ టైమింగ్ ఎనాలసిస్ మరియు 0 స్క్యు అల్గోరిథం గురించి చర్చించినప్పుడు చూసినది ఈ ఉదాహరణ చూడండి మనము గేట్ స్థాయి సమయ విశ్లేషణ చేస్తుంటే కొన్ని సమస్యలు ఉండవచ్చు ఈ సర్క్యూట్ను చూడండి ఈ సర్క్యూట్ ఏమి గ్రహింప బడుతుంది రెండు AND గేట్లు ఉన్నాయి ఈ AND గేట్ యొక్క అవుట్పుట్ X1 మరియు X2 యొక్క AND ప్రక్రియ అది మనము X2 తో AND ప్రక్రియ చేస్తున్నాము కావున ఈ Z కూడా X1 AND X2 X1 యొక్క AND X2 కాబట్టి ఈ AND గేట్ వాస్తవానికి ఈ మార్గం అని మనము చెప్పగలము ఈ మార్గం అనవసరమైనది అందువలన ఈ X1 ను నేరుగా ఇక్కడ ఉండవచ్చు X1 మరియు X2 X2 అవుతుంది గేట్ స్థాయి సమయ విశ్లేషణ నేవీ అప్రోచ్ ఎందుకంటే మనము కార్యాచరణను చూడకుండా పొడవైన మార్గాన్ని గుర్తిస్తాము కాబట్టి నేను ఇక్కడ చెబుతున్నది ఏమంటే అన్ని మార్గాలు సిగ్నల్ ఈవెంట్ ప్రాపగేట్ చేయలేవు అందువలన ఈ మార్గంలో ఎటువంటి సిగ్నల్ ఈవెంట్ ప్రాపగేట్ అవ్వదు ఈ మార్గం వెంట మరియు ఈ మార్గంలో అవుతుంది ఈ మార్గం పొడవైన మార్గం కనుక ఇది తప్పు అయితే గేట్ స్థాయి విశ్లేషణ నుండి మనము ఏ అంచనా వేసినా మనకు అంచనా అధికంగా ఉంటుంది ఇది మీకు ఎక్కువ డిలే ని ఇస్తుంది అందువలన ఫంక్షనల్ టైమింగ్ ఎనాలసిస్ చేస్తున్నప్పుడు మనము ఫాల్స్ పాత్ కనుగొని మరియు అనుగుణంగా ఏరైవల్ టైం లెక్కించాలి తద్వారా మనము Z వద్ద మంచి అంచనాను పొందుతాము ఎందుకంటే మనము కేవలం టోపోలాజీని చూసి దీన్ని చేస్తే మనకు ఏరైవల్ టైం సాధారణంగా అధిక విలువ వస్తుంది ఎందుకంటే మనము ఫాల్స్ పాత్ను కూడా పరిగణ లోనికి తీసుకొన్నాము 2 బిట్ క్యారీ స్కిప్ యాడర్ యొక్క ఉదాహరణను తీసుకుందాం ఇది ఒక సాధారణ ఉదాహరణ మీరు నెట్ జాబితాను చూస్తే ఇక్కడ 2 జతల ఇన్పుట్ a0 b0 మరియు a1 b1 ఉన్నాయి మరియు కొన్ని s0 s1 మరియు క్యారీ అవుట్ ఇవ్వబడింది ఇప్పుడు నేను చెబుతున్నది ఏమంటే మనము ఇక్కడ ఒక మల్టీప్లెక్సర్ను అదనంగా ఉంచవచ్చు ఇక్కడ మనము క్యారీ తీసుకోవచ్చు మరియు జోడించవచ్చు మనము a1 b1 యొక్క XOR ను తీసుకునే సర్క్యూట్ను తీసుకుందాము ఈ ఇన్పుట్ను కూడా తీసుకుందాం అది a1 b1 యొక్క XOR మరియు a0 b0 యొక్క XOR AND చేసి దానిని ఎంచుకుందాం అంటే ఇది క్యారీ ప్రాపగేట్ స్థితిని సూచిస్తుంది కాబట్టి క్యారీ ప్రాపగేట్ పరిస్థితి ఉంటే అప్పుడు కనిపించేది అవుట్పుట్కు ప్రాపగేట్ అవుతుంది కావున మనము ఇలా చేస్తే ఈ రేఖ వెంట ప్రాపగేషన్ చేస్తున్నాము కానీ మనము పొడవైన మార్గాన్ని లెక్కించినట్లయితే ఇది పొడవైన మార్గం కానీ దీనిని పరిచయం చేయడం ద్వారా మనము ఒక కేసును ప్రవేశపెట్టాము వాస్తవానికి ఈ పొడవైన మార్గం దృష్టాంతంలో క్యారీ ఈ వేగవంతమైన మార్గం గుండా ఉంటుంది కానీ ఈ టోపోలాజికల్ విశ్లేషణను ఉపయోగించి మనము అది గుర్తించలేము అది ప్రాథమిక ఆలోచన ఇప్పుడు ఫాల్స్ పాత్ ఎనాలసిస్ లో కొన్ని ప్రాథమిక అంశాలను పరిశీలిద్దాం ఇన్పుట్ నుండి ఇచ్చిన అవుట్పుట్ వరకు గల డిలే వాస్తవానికి మార్గం కారణమా అని మనం తనిఖీ చేయడానికి ప్రయత్నిస్తాము అది కాకపోతే ఆ మార్గాన్ని విస్మరిస్తున్నాం ఆ మార్గాన్ని పరిగణించాల్సిన అవసరం లేదు కాబట్టి పొడవైన మార్గాలు ఫాల్స్ పాత్కి అనుగుణంగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేస్తాము మొత్తం మార్గం తప్పు కాదని మనం గమనించవచ్చు లేదా కనీసం దానిలో కొంత భాగం తప్పు కావచ్చు ఫాల్స్ పాత్ అవునా కాదా అని గుర్తించే పద్ధతులు ఉన్నాయి మనం తరువాత కొన్ని వ్యూహాలను తెలుసుకుందాము ఇప్పుడు డిలే అండర్ ఎస్టిమేట్ చూద్దాం ఫాల్స్ పాత్ ఏమి చేస్తున్నారు మనం కొన్నిసార్లు నిజంగా డిలే లెక్కిస్తున్నది సరైనది కాదు అసలు డిలే తక్కువగా ఉండాలి సిగ్నల్ ప్రాపగేట్ చేస్తున్న కొన్ని మార్గాలు సరైనవి కాదు కాని నేవి పద్ధతులు ఈ ఫాల్స్ పాత్ గుర్తించి ఇది తక్కువ మార్గం కలిగి ఉందని చెప్పవచ్చు కాని ఆ పొడవైన మార్గం కొన్ని సందర్భాల్లో కూడా పాత్ర పోషించవచ్చు అంటే సమర్థవంతంగా డిలే అంచన అండర్ ఎస్టిమేట్ చేస్తున్నట్టు ఆలస్యాన్ని తక్కువ అంచనా వేయడం వలన కొన్ని సమస్య లు ఉండ వచ్చు ఎందుకంటే మనము కొంత సమయ ఉల్లంఘన ను విస్మరిస్తూ ఉండ వచ్చు మరో వైపు డిలే ఎక్కువగా అంచనా వేయటం సరైనది కాదు కానీ కొన్ని సందర్భాల్లో అవి ఉనికి లో ఉంటే మనం వాటిని అంగీకరించ వచ్చు అది మనకు తప్పు ఫలితాన్ని ఇవ్వదు ఇక్కడ మనము ఒక సాధారణ పద్ధతి ప్రదర్శిస్తున్నాము ఇది బూలియన్ వ్యత్యాసం అనే భావనపై ఆధారపడి ఉంటుంది మీరు ఒక మార్గాన్ని పరిశీలించి చూడండి f0 f1 f2 fn ఇవి నోడ్స్ ఇక్కడ ఆలోచన ఏమంటే మీరు f0 తో ప్రారంభించండి f1 f2 fn వరకు ఉన్నాయి ఈ నోడ్లు గేట్లు లేదా ఏదైనా ఫంక్షనల్ బ్లాక్స్ సూచిస్తుంది ఈ బూలియన్ వ్యత్యాసం చెప్పేది ఏమంటే సాధారణంగా ఒక fi బ్లాక్ తీసుకుందాం దీనికి fiమైనస్1 నుండి ఇన్పుట్ను పొందుతోంది కాబట్టి బూలియన్ వ్యత్యాసం ఈ విధమైన ప్రశ్నలను చెబుతుంది fiమైనస్1 వద్ద సిగ్నల్ పరివర్తన ఉంటే అప్పుడు fi యొక్క అవుట్పుట్ వద్ద సిగ్నల్ పరివర్తన పొందడం సాధ్యమేనా అవునా కాదా ఈ సిగ్నల్ పరివర్తన ప్రాపగేట్ చేయగల ఇన్పుట్ల కలయిక బాగా ఉందని కనుగొన్నట్లయితే అది మంచిది కానీ ఈ మార్గంలో కొన్ని జతల fiమైనస్1 ఉందని మీరు కనుగొంటే fi ఇక్కడ సిగ్నల్ ప్రాపగేట్ అవ్వదు అంటే ఈ మొత్తం మార్గం ఫాల్స్ పాత్ ఈ సిగ్నల్ దీని ద్వారా ప్రాపగేట్ అవ్వదు కాబట్టి అటువంటి ప్రతి బ్లాకులో మనము జతల వారీగా బూలియన్ వ్యత్యాసాన్ని లెక్కించినట్లయితే మరియు ఇక్కడ ఒక పరివర్తన ప్రాపగేట్ చేయగలదని నిర్ధారించ లేకపోతే ఈ మార్గం ఫాల్స్ పాత్ కాదని చెప్పవచ్చు అది తప్పు ఉంటే ప్రాపగేట్ చేయలేదు బూలియన్ వ్యత్యాసం వాస్తవానికి బ్లాక్ fi మరియు fi 1 మధ్య సూచించబడింది మనము దీనికి డెల్ నోటెన్షన్ డెరివేటివ్ నోటెన్షన్ వాడతాము డెల్ fi ఉపయోగిస్తాము డెల్ fi అంటే fi 1 లో మార్పు ఉంటే fi లో మార్పు ఉంటుందా కాబట్టి ఇది లాజిక్ ఎక్స్ప్రెషన్ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది కావున మీరు దాన్ని పరిష్కరిస్తే మీరు నల్ ఫంక్షన్ 0 కి సన్మానం చేస్తే ఇన్పుట్ వేరియబుల్స్ తో ఎక్స్ప్రెషన్ పొందవచ్చు ఇది ఏ ఇన్పుట్ కాంబినేషన్ కీ సాధ్యమో చెబుతుంది తుది అవుట్పుట్ సరైనదిగా ఉంటుంది f0 లో మార్పుకు సున్నితంగా ఉంటుంది ఈ అన్ని డెల్ fi విలువలలు నాన్ నల్ విలువ కాకపోతే వాటి ప్రాడెక్ట్స్ నాన్ నల్ అవ్వదు ఇది ప్రాథమిక ఆలోచన కాబట్టి నేను ఒక సాధారణ ఉదాహరణ తీసుకోవాలనుకుంటున్నాను మల్టీప్లెక్సర్ యొక్క అదే ఉదాహరణను తీసుకుందాము మనం fi తీసుకుందాం కావున fi అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ u మరియు v ఇన్పుట్లు మరియు s సెలెక్ట్ ఇప్పుడు s 0 అయితే v s 1 అయితే u కాబట్టి నేను ఈ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ వ్రాయగలము s u ప్లస్ s బార్ v అదేవిధంగా fj s 0 అయితే 1 లేకపోతే మరొకటి కాబట్టి fj నేను ఇలా వ్రాయగలను s బార్ x ప్లస్ s y నేను డెల్ fi డెల్ u అంటే నేను ఈ విధమైన ఒక ఎక్స్ప్రెషన్ బూలియన్ వ్యత్యాసం యొక్క నిర్వచనం ఇలా ఉంటుంది కాబట్టి f యొక్క ఏదైనా ఫంక్షన్ కోసం రాస్తున్నాను బూలియన్ వ్యత్యాసం డెల్ f అంటే డెల్ ఇన్పుట్ వేరియబుల్స్ x అని చాలా ఇన్పుట్లు ఉన్నాయి వాటిలో ఒకటి X ఇక్కడ ఫంక్షన్ యొక్క విలువ X అంటే 0 కి సమానము లేదా x 1 కు సమానము దీని అర్థం x మారితే f యొక్క అవుట్పుట్ మారుతుందా ఈ ఎక్స్ప్రెషన్ వాస్తవానికి x కి సంబంధించి f ఎంత సున్నితం గా మారుతుందో చెబుతుంది ఇది బూలియన్ వ్యత్యాసం యొక్క నిర్వచనం కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ డెల్ fi డెల్ u మనము ఆ ఫార్ములాను ఉపయోగించి సరళీకృతం చేస్తే డెల్ fi డెల్ u ను మాత్రమే చూడవచ్చు అదేవిధంగా j కి డెల్ fj డెల్ x s బార్ అవుతుంది కాబట్టి మనము వాస్తవానికి ఈ మార్గం u నుంచి fi కి తర్వాత y x నుండి fj గురించి మాట్లాడుతున్నాము మరియు ఈ 2 ఫంక్షన్ల యొక్క ప్రోడక్ట్ తీసు కుంటే s మరియు s బార్ రద్దు అవుతుందని అంటే 0 అవుతుంది ఇది తప్పుడు మార్గం సిగ్నల్ u నుండి fi మరియు x నుండి fj వరకు ప్రాపగేట్ అవ్వదు ఇది ఒక సాధారణ ఉదాహరణ ఫాల్స్ పాత్న్ని గుర్తించడానికి బూలియన్ వ్యత్యాసాన్ని ఎలా ఉపయోగించవచ్చో చూపిస్తుంది కాబట్టి మార్గం సున్నితమైనది కాదు మరియు తప్పు మార్గం ఇప్పుడు మనం చూసే తదుపరి పద్ధతిలో కొన్ని భావనలను ఉపయోగిస్తాము కాబట్టి ఈ పాఠం లో కేవలం కొన్ని భావనలు పరిచయం చేసుకుందాం ప్రతి సాధారణ గేట్ కోసం మనము కంట్రోలింగ్ విలువ మరియు నాన్ కంట్రోలింగ్ విలువను నిర్దేశిస్తాము కంట్రోలింగ్ విలువ అంటే ఈ విలువ ఇన్పుట్లో ఒకదానిపై వర్తింపజేస్తే అది అవుట్పుట్ను ప్రత్యేకంగా నిర్ణయిస్తుంది నాన్ కంట్రోలింగ్ విలువ అంటే ఆ విధంగా కాదు ఇన్పుట్ గేట్ల అవుట్పుట్ను నిర్ణయిస్తుంది ఇది ఇతర ఇన్పుట్లకు ఇండిపెండెంట్ ఒక ఉదాహరణ తీసుకుందాం మనకు 3 ఇన్పుట్ అండ్ గేట్ ఉన్నాయని అనుకుందాం మనము ఈ ఇన్పుట్ను పరిగణిస్తే ఈ ఇన్పుట్కు 0 గా వర్తింపజేస్తే అప్పుడు అవుట్పుట్ ఏమిటి ఇతర 2 ఇన్పుట్లతో సంబంధం లేకుండా అవుట్పుట్ 0 అవుతుంది కావున ఇక్కడ 0 కంట్రోలింగ్ ఇన్పుట్ అని చెప్పబడింది కాని నేను 1 వర్తింపజేస్తే అవుట్పుట్ నేను చెప్పలేను అవుట్పుట్ ఇతర ఇన్పుట్లపై ఆధారపడి ఉంటుంది ఇది నాన్ కంట్రోలింగ్ విలువ అదేవిధంగా OR గేట్ తీసుకుంటే ఇది మళ్ళీ గేట్ ఇన్పుట్ ఇక్కడ 1 ని వర్తింపజేస్తే ఇతర వాటితో సంబంధం లేకుండా అవుట్పుట్ 1 అవుతుంది ఇది OR ఈ యొక్క కంట్రోలింగ్ విలువ ఇది కంట్రోలింగ్ విలువ మరియు నాన్ కంట్రోలింగ్ విలువ మించిన భావన కావున ఇది కూడా బూలియన్ వ్యత్యాస భావనను అనుసరిస్తుంది మీరు a మరియు b చూస్తున్నారు ఇది AND కాబట్టి డెల్ f డెల్ a ఏమిటి 2 ఇన్పుట్ అండ్ గేట్ a b ని లెక్కిస్తే f అవుట్పుట్ a b కి సమానం కాబట్టి నేను a కి సంబంధించి f యొక్క బూలియన్ వ్యత్యాసాన్ని లెక్కిస్తే మీరు నిర్వచనం గుర్తు చేసుకుంటే ఫంక్షన్ a 0కు సమానం XOR ఫంక్షన్ a 1 కు సమానమవుతుంది కాబట్టి a 0 కి సమానం అయినప్పుడు మొత్తం ఫంక్షన్ 0 XOR a 1 కి సమానం అయితే ఫంక్షన్ b 0 XOR b అయితే b కాబట్టి డెల్ f డెల్ a b అవుతుంది డెల్ g డెల్ a b బార్ కాబట్టి ఇది వాస్తవానికి మీకు సున్నితత్వ పరిస్థితిని ఇస్తుంది కాబట్టి డెల్ f డెల్ a b కు సమానం అంటే ఏమిటి డెల్ f డెల్ a b కి సమానం అంటే a మారుతుంది కాబట్టి a నుండి b వరకు సిగ్నల్ ప్రాపగేట్ యొక్క పరిస్థితి ఏమిటి అప్పుడు ఈ పరిస్థితి ట్రూ ఉండాలి అంటే b 1 కి సమానం ఉండాలి ఈ ఫంక్షన్ ట్రూ ఉండాలి కాబట్టి b 1 అయితే a లోని ఏదైనా సిగ్నల్ పరివర్తన మాత్రమే ఇక్కడ ప్రాపగేట్ చేయబడుతుంది అదేవిధంగా OR గేట్ మనము ఇదే విధమైన గణన చేస్తే డెల్ f డెల్ a b బార్ అవుతుంది అంటే ఈ సందర్భంలో మనము సిగ్నల్ను ప్రాపగేట్ చేయాలనుకుంటే b బార్ ట్రూ ఉండాలి అంటే b 0 గా ఉండాలి ఇది సిగ్నల్ ప్రాపగేట్ కోసం ఉన్న షరతు మనకు ఇస్తుంది ఇది మనం తరువాత చర్చించబోయే మా తదుపరి పద్ధతిలో ఉపయోగించుకుందాం కావున ఈ రేఖాచిత్రంలో సంగ్రహంగా చెప్పాలంటే నేను ప్రాథమిక గేట్లకు కంట్రోలింగ్ మరియు నాన్ కంట్రోలింగ్ విలువలను చూపిస్తున్నాను AND కొరకు 0 కంట్రోలింగ్ విలువ 1 నాన్ కంట్రోలింగ్ విలువ OR కొరకు 1 కంట్రోలింగ్ 0 నాన్ కంట్రోలింగ్ అలాగే NAND కి కూడా NAND గేట్ కోసం 0 కంట్రోలింగ్ NOR గేట్ 1 కంట్రోలింగ్ కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి ఇది మన తదుపరి పాఠం ఒక పద్ధతిని చూస్తాము అక్కడ మనం గేట్ల మీదుగా ఒక సిగ్నల్ను సున్నితం చేయుటకు మనకు ఈ భావనలు అవసరం కావున దీనితో మనము ఈ పాఠం ముగిస్తున్నాము